ప్రయోగాత్మక వాస్తవాలపై మన విశ్లేషణను ప్రారంభించడానికి ముందు మనం ఇప్పటివరకు నేర్చుకున్న వాటిని సంక్షిప్తంగా తెలియజేద్దాం మనం ఇవి నేర్చుకున్నాము 1 ఒక చిన్న రంధ్రంతో ఒక కుహరం తయారు చేయడం ద్వారా ఒక బ్లాక్ బాడీ తయారవుతుంది నాకు ఈ రంధ్రం అవసరం ఎందుకంటే రేడియేషన్ బయటకు రావాలి రెండవది కుహరం లోపల ఎనర్జీ డెన్సిటీ శక్తి సాంద్రత u అనేది a కి సంబంధించినది తీవ్రత లేదా ఉద్గారత E ఆ E uc4 కు సమానం మరియు b పీడనం దీన్ని నేను రేడియేషన్ ప్రెషర్ అని కూడా పిలుస్తాను ఇది u3 కు సమానం ఈ u3 అనేది సమతల తరంగాల చేత అనువర్తిత పీడనానికి భిన్నంగా ఉంటుంది కాబట్టి రేడియేషన్ యొక్క ఐసోట్రోపిక్సమధర్మి స్వభావం కారణంగాu3 ని ఎత్తి చూపనివ్వండి రేడియేషన్ గ్రహించబడటం లేదా పరావర్తనం చెందటం అనే దానిపై ఆధారపడే సమతల తరంగాల పీడనం u లేదా 2u కానీ ఇప్పుడు మీకు లభించే సమాధానం u3 ఇప్పుడు మనం మరింత ముందుకు వెళ్దాం కాబట్టి ఒక బ్లాక్ బాడీ కోసం నేను మళ్ళీ ఒక రంధ్రంతో ఒక కుహరాన్ని తయారుచేస్తాను బయటకు వచ్చే రేడియేషన్ దాని ఉష్ణోగ్రతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది దాని ఉష్ణోగ్రత T పై మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకేమి లేదు మరియు అందువల్ల u పై ఆధారపడిన కుహరం లోపలి రేడియేషన్ ప్రెషర్ కూడా కేవలం T యొక్క ఒక ఫంక్షన్ మీరు చూసే వాయువు లేదా ఆదర్శ వాయువు లో వాయువు యొక్క స్థితి లేదా పీడన ఘణపరిమాణం పీడన ఉష్ణోగ్రత లను విశదీకరించడానికి మీకు 2 పరామితులు అవసరం కేవలం 2 పరామితులు దీనిలా కాకుండా రేడియేషన్లో అది ఒక పరామితి మాత్రమే అవసరం కాబట్టి ఉష్ణోగ్రత T అని పిలువబడే ఒక వేరియబుల్ చరరాశి చేత మాత్రమే రేడియేషన్ విశదీకరించబడుతుంది కానీ ఆదర్శ వాయువు విషయంలో p మరియు T స్వతంత్రంగా ఉంటాయి ఇక్కడ p మరియు T లు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి p కేవలం T పై ఆధారపడి ఉంటుంది లేదా p అనేది T పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతిదీ T చేత నిర్ణయించబడుతుంది మరియు తత్ఫలితంగా స్టీఫన్ బోల్ట్జ్మాన్ లా అని పిలువబడే ఈ నియమం T పరంగా రేడియేషన్ యొక్క తీవ్రతను ఇస్తుంది ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే బయటికి వస్తున్న రేడియేషన్ యొక్క తీవ్రత T4కు సమానం ఇక్కడ సిగ్మాను స్టీఫన్ బోల్ట్జ్మాన్ స్థిరాంకం అని అంటారు దీని విలువ 5 6710 8W m2K4 కాబట్టి ఇది ప్రారంభంలో ప్రయోగాత్మకంగా ఉత్పన్నమైన సంబంధం అయినప్పటికీ మీరు చూసినట్లుగా నేను లోపల రేడియేషన్ కోసం పీడనంను నిర్వచించగలను ఉష్ణోగ్రత పరంగా నేను నిర్వచించగలను కాబట్టి బోల్ట్జ్మాన్ చేత చేయబడిన ఈ నియమాన్ని ఉత్పన్నం చేయడానికి నేను ఉష్ణగతికశాస్త్రంను కూడా ఉపయోగించగలను మరియు అందుకే దీనిని స్టీఫన్ బోల్ట్జ్మాన్ నియమం అని పిలుస్తారు మరియు ఇప్పుడు మనం అలా చేద్దాం కానీ అంత కంటే ముందు తీవ్రత I సిగ్మా T 4 గా ఇవ్వబడుతుంది మరియు మనము ఇంతకుముందు చూసినట్లుగా ఇది c బై 4 u తప్ప మరొకటి కాదు అందువల్ల ఒక కుహరం లోపల రేడియేషన్ డెన్సిటీ 4 సిగ్మా c T 4 గా ఇవ్వబడుతుంది మరియు లోపలి ప్రెషర్ 4 సిగ్మా 3 c T 4 గా ఇవ్వబడుతుంది ఇది మీరు ఇప్పటికే పీడనం సూత్రాన్ని ఉత్పాదించారు ఇప్పుడు థర్మోడైనమిక్స్ ఉష్ణగతికశాస్త్రం ద్వారా స్టీఫన్ బోల్ట్జ్మాన్ నియమాన్ని పొందుదాం మనం ఎలా చేయాలి T dS d U p dV కి సమానమని చెప్పే మొదటి నియమాన్ని మనము వర్తింపజేస్తాము అందువల్ల నేను స్థిర ఉష్ణోగ్రత వద్ద T dS d V ను కలిగి ఉండబోతున్నాను ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద d U d V p కి సమానం ఇప్పుడు U అనేది అంతర్గత శక్తి ఇది ఎనర్జీ డెన్సిటీ V కి సమానం మరియు ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద d U dV ను సూచిస్తుంది ఇది U అవుతుంది ఎందుకంటే U కేవలం T పై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇది చాలా ముఖ్యం U అనేది V లేదా మరేదేనిపైనా ఆధారపడదు ఇది కేవలం T పై మాత్రమే ఆధారపడి ఉంటుంది మరియు అది బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి పరిశీలన కాబట్టి మీరు T 𝝏S 𝝏 V ను కలిగి ఉండబోతున్నారు T U p కి సమానం ఇది U 1 3 వంతు U తప్ప మరొకటి కాదు U 1 3 4 3 U ఇప్పుడు థర్మోడైనమిక్స్ లో మాక్స్వెల్ సంబంధం అని పిలువబడేది ఉంది అది చెబుతుందంటే T వద్ద 𝝏s 𝝏V ఇది స్థిర ఘణపరిమాణం వద్ద 𝝏p 𝝏T తప్ప మరొకటి కాదు దీన్ని ఈ సందర్భంలో నేను స్థిర ఘణపరిమాణం వద్ద ⅓ 𝝏U𝝏T గా వ్రాయగలను ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏమిటంటే T VT3V4u3 వాస్తవానికి ఈ పాక్షిక డెరివేటివ్ ను నేను T3dudTగా కూడా వ్రాయగలను ఎందుకంటే ఇది ఈ ఉష్ణోగ్రతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఈ 4u3 లో ఈ 3 రద్దు అవుతుంది మరియు నాకు duu 4dTTu cT4 లభిస్తుంది మరియు అది I లో ఎనర్జీ డెన్సిటీ శక్తి సాంద్రత ఇది c కొంత స్థిరంగా ఉంటుంది I cu4 కాబట్టి ఇది కూడా T4 కు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఇదే స్టీఫన్ బోల్ట్జ్మాన్ నియమం కాబట్టి మనకు లభించింది ఏమిటంటే ఒక బ్లాక్ బాడీ కు సంబంధించి T4 I మరియు u T4 ఉష్ణోగ్రతకి మరియు అంతర్గత శక్తికి సంబంధించిన కొన్ని సైద్ధాంతిక ఫలితాన్ని మనము పొందాము మరింత ఆసక్తికరమైనది ఏమిటి ఏది ఏమయినప్పటికీ ఈ శక్తి ఎలా పంపిణీ చేయబడుతుంది లేదా వేర్వేరు ఉష్ణోగ్రతలకు స్పెక్ట్రల్ డెన్సిటీ u vs మరియు అది శాస్త్రవేత్తలను చాలాకాలం బాధపెట్టింది ఈ దిశలో మొట్టమొదటి కఠినమైన విశ్లేషణ మళ్ళీ థర్మోడైనమిక్స్ ను ఉపయోగించి వీన్ చేత చేయబడినది మరియు అది మన తదుపరి పని అవుతుంది కాబట్టి థర్మోడైనమిక్స్ ను ఉపయోగించి బ్లాక్ బాడీ రేడియేషన్ కోసం వీన్ యొక్క విశ్లేషణ జరిగింది మరియు అతనికి 2 ఫలితాలు వచ్చాయి ఇవి చాలా చాలా ముఖ్యమైనవి మరియు వాస్తవానికి పరిశోధనకు మార్గం తెరుస్తాయి మొదటి ఫలితంను వీన్స్ డిస్ప్లేస్మెంట్ Wien's displacement నియమము అని పిలుస్తారు స్పెక్ట్రల్ డెన్సిటీ గరిష్ట విలువ max T స్థిరంగా ఉంటుంది అని చెబుతుంది ఉష్ణోగ్రత వద్ద వక్రతలు ఇలా కనిపిస్తాయి కాబట్టి ఉష్ణోగ్రత తగ్గే విధంగా ఈ గరిష్ట మార్పు ఉంటుంది కనుక ఇది maxTస్థిరంగా మారే విధంగా అధిక మరియు అధిక కి వెళుతుంది మరియు రెండవ ఫలితం ఏమిటంటే uఅనేది ఉష్ణోగ్రత యొక్క ఫంక్షన్ విలువ కొంత స్థిరాంకం 5 f కాబట్టి మరియు T ఈ ఫంక్షన్ లో ఒక లబ్దంగా కనిపిస్తుంది అవి ఏ ఇతర రూపంలో కనిపించవు ఇది ఒక స్థిరాంకం న్యూను కూడా పోలి ఉంటుంది 3 వేరే ఇతర ఫంక్షన్ దీన్ని F1Tగా పిలుద్దాం కాబట్టి థర్మోడైనమిక్స్ ద్వారా ఈ రెండు ఫలితాలు మనకు లభించాయి మరియు వాటి ఉత్పన్నండెరివేషన్ తదుపరి ఉపన్యాసంలో మా ఉపన్యాస అంశం గా ఉంటుంది